పునః స్వాగతం మనము ఎనర్జీ వాట్ హవర్ గురించి కొంచెం నేర్చుకున్నాము ఉదాహరణకు ఎనర్జీ కి సంబంధించి కేవలం కొన్ని ఆలోచనలను తెలుసుకోవడానికి మళ్ళీ మనం సర్క్యూట్ థియరీ వంటి ఉదాహరణ 1 12 కు అది ఉదాహరణకు 12 కి వెళదాం మార్చి నెలలో ఒక నివాస వినియోగదారు 800 కిలోవాట్ హవర్ ను వినియోగించుకుంటే ఈ కింది రేటు షెడ్యూల్ ఉపయోగించి నెల యొక్క ఎలక్ట్రిసిటీ ని కనుగొనండి ఉదాహరణకు బేస్ నెలవారీ చార్జ్ 12 రూపాయలు 1మొదటి నెలలో 100కిలో వాట్ హవర్ కి 1 5kw తదుపరి 200కిలో వాట్ హవర్ కి 2 0kw మరియు 200కిలో వాట్ హవర్ కి పైన అయితే 2 ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ బిల్లును లెక్కించాలి బేస్ నెలవారీ ఛార్జీ 12 రూపాయలు ఇప్పుడు మొదటి నెలలో 100కిలో వాట్ హవర్ కి 1 5kwh అందువల్ల 1 5 రూపాయలు వద్ద 100కిలో వాట్ హవర్ కాబట్టి 100 1 5 కాబట్టి ఇది 150 రూపాయలు తదుపరి 200 కిలో వాట్ హవర్ అయితే వాట్ హవర్ కు 2 రూపాయలు కాబట్టి2 రూపాయలు 200 కిలో వాట్ హవర్ కాబట్టి ఇది 2 200 కాబట్టి 400 రూపాయలు అవుతుంది ఇప్పుడు మొత్తం 800 కిలో వాట్ హవర్ ఇప్పుడు ఇక్కడ 100 200 300 కిలో వాట్ హవర్ ఇప్పటికే మేము 150 రూపాయలు లెక్కించాము మరియు 400 మిగిలినవి 500 కిలో వాట్ హవర్ కానీ 800 100 200 కాబట్టి మిగిలిన 500 కాబట్టి మిగిలిన 500 కిలో వాట్ హవర్ 2 5 రూపాయల చొప్పున కిలో వాట్ హవర్కు 2 5 చెల్లించాలి కాబట్టి కిలో వాట్ హవర్కు 2 5 రూపాయలు 500 2 5 కాబట్టి 1250 రూపాయలు కానీ నెలవారీ బేస్ ఛార్జ్ 12 రూపాయిలు కాబట్టి 12 150 400 1250 రూపాయలు మొత్తం కలిపితే మొత్తం ఛార్జీలు 1812 రూపాయలు అవుతుంది ఇప్పుడు మొత్తం వార్షికంగా నివాస ఎనర్జీ 800 కిలో వాట్ హవర్ను వినియోగిస్తుంది కాబట్టి నేను సగటు తీసుకుంటే కాబట్టి దీని యొక్క సగటు ధర 1812800 కిలో వాట్ హవర్ రూపాయి లేదా రూపాయలు కాబట్టి ఇది సగటున కిలో వాట్ హవర్కు 2 265 రూపాయలు వస్తుంది మరియు ఇది ఒక సాధారణ ఉదాహరణ ఎందుకంటే మనం తెలిసిన ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి పవర్ టైమ్ కోసం తదుపరి ఉదాహరణకి వెళ్ళే ముందు ఆ ఎనర్జీ పవర్ హవర్ మరొక మంచి మార్గంలో చెప్పాలంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది పవర్ హవర్ కాబట్టి అది కిలో వాట్ హవర్ ఎందుకంటే కిలోవాట్ అనేది పవర్ మరియు హవర్ అనేది టైమ్ కాబట్టి తదుపరిది ఇది నేను తీసుకున్న సాధారణ ఉదాహరణ కాబట్టి ఇది చాలా సులభమైన విషయం అని ఆశిస్తున్నాను తదుపరి ఉదాహరణ 13 కాబట్టి చిత్రం 19 లో చూపిన విధంగా సర్క్యూట్ యొక్క ప్రతి భాగం ద్వారా గ్రహించిన లేదా సరఫరా చేయబడిన పవర్ ని నిర్ణయించాలి ఇది చిత్రం 19 ఇది ఒక ఎలక్ట్రికల్ ఎలిమెంట్ 5 వోల్టేజ్ ఇవ్వండి ఇది వాస్తవానికి దానిని సరఫరా చేస్తుందా లేదా గ్రహిస్తుందా అనేది తరువాత చూద్దాం ఆ పవర్ p పవర్ p 1 ఇది వోల్టేజ్ సోర్స్ ఇది మరొక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ మరియు ఇది మరొకటి మరొక సోర్స్ ఉంది కానీ టెర్మినల్ 3 వోల్టేజ్ ఇవ్వబడింది కాబట్టి ప్రతి సోర్స్ ద్వారా పవర్ ని గ్రహించిన లేదా సరఫరా చేసిన పవర్ ని మనం కనుగొనవలసి ఉంది ఇప్పుడు ఈ 8 ఆంపియర్ కరెంట్ చూడండి ఇది 8 ఆంపియర్ కరెంట్ మొదట ఈ ఎలిమెంట్ నుండి దీని నుండి ప్రారంభిద్దాం ఇది వోల్టేజ్ 5 వోల్ట్ ఉంది కాబట్టి మరియు p 1 పవర్ సరఫరా చేస్తుందా లేదా గ్రహిస్తుందా అని మనం కనుగొనవలసి ఉంది కాబట్టి ఈ 8 ఆంపియర్ కరెంట్ వాస్తవానికి ఈ కరెంట్ వాస్తవానికి టెర్మినల్ ను వదిలి వేస్తుంది టెర్మినల్ను విడిచిపెట్టడం అంటే పవర్ సరఫరా చేయబడినప్పుడు గుర్తు నెగిటివ్ గా ఉంటుంది ఎందుకంటే ఈ 8 ఆంపియర్ కరెంట్ దిశను పరిశీలిస్తే ఈ 8 ఆంపియర్ కరెంట్ వాస్తవానికి టెర్మినల్ను వదిలివెళ్తుంది కాబట్టి p 1 5 8 అంటే 40 ను సరఫరా చేస్తుంది దానిని చుస్తే నేను వ్రాసిన విధంగా ఆ 8 ఆంపియర్ కరెంట్ టెర్మినల్ నుండి బయటకు వెళుతుంది కానీ నేను దానిని వివరిస్తున్నాను కాబట్టి p 1 5 8 అవుతుంది కాబట్టి 40 కాబట్టి ఇప్పుడు ఇక్కడ సరఫరా చేయబడిన పవర్ కాబట్టి p 1 అనేది సరఫరా చేయబడిన పవర్ ఇప్పుడు ఈ 8 ఆంపియర్ కరెంట్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుందిఎప్పుడయితే ఇది టెర్మినల్ లోకి ప్రవేశిస్తుందో అంటే ఈ సోర్స్ పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది 2 వోల్ట్లు మరియు 8 ఆంపియర్లు కాబట్టి p2 గ్రహించిన పవర్ 8 2 16 వాట్స్ అవుతుంది కాబట్టిదానిని చూస్తే 8 ఆంపియర్ కరెంట్ అనేది p2 యొక్క టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి p2 విలువ 2 8 16 వాట్స్ పవర్ గ్రహించబడుతుంది ఇప్పుడు తరువాత 3 ఆంపియర్ ఇప్పుడు ఇక్కడ ఇది 8 ఆంపియర్ ఉంది కరెంట్ 3 ఆంపియర్ ఇక్కడకు వెళుతోంది 5 ఆంపియర్ ఇక్కడకు వెళ్తోంది ఇప్పుడు ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఇప్పుడు ఇది 0 6 I మరియు ఇది 5 ఆంపియర్ అని చూడండి కాబట్టి 0 6 I ను గుణిస్తే అది 3 ఆంపియర్లుగా ఉంటుంది కాబట్టి ఇది 0 6 I అయితే అది 0 6 I ఇక్కడ I 5 ఆంపియర్ కాబట్టి ఇది 0 6 5 అవుతుంది అది 3 వోల్ట్ అవుతుంది అంటే డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ యొక్క I 5 ఆంపియర్ వోల్టేజ్ కోసం వాస్తవానికి 3 వోల్ట్ కు సమానం ఇప్పుడు ఈ 3 ఆంపియర్ కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి పవర్ గ్రహించబడుతుంది కాబట్టి ఇది 3 ఆంపియర్3 వోల్ట్ ఉంటుంది కాబట్టి p3 విలువ 3 3 9 వాట్స్ గ్రహించబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో కాబట్టినేను చెప్పినట్లుగా p3 0 6 5 అంటే 3 వోల్ట్ 3 ఆంపియర్ అవుతుంది కాబట్టి 9 వాట్స్ పవర్ గ్రహించబడుతుంది కాబట్టి తదుపరిది ఈ 5 ఆంపియర్ ఈ 5 ఆంపియర్ కరెంట్ పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది అంటే I పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశించినప్పుడు అంటే పవర్ గ్రహించబడుతుంది కాబట్టి ఇది p4 5 ఆంపియర్ 3 వోల్ట్ అవుతుంది కాబట్టి 15 వాట్ కాబట్టి p4 3 5 అవుతుంది అంటే 15 వాట్స్ పవర్ గ్రహించబడుతుంది కాబట్టి సరఫరా చేయబడిన పవర్ 40 వాట్స్ గ్రహించబడుతుంది మరియు గ్రహించిన పవర్ 16 వాట్స్ అంటే ఇక్కడ ఇది 9 వాట్స్ కాబట్టి 16 9 25 ఇక్కడ ఇది 15 కాబట్టి 40 వాట్ కాబట్టి సరఫరా చేయబడిన పవర్ సైన్ సరఫరా చేయబడిన పవర్ ని సూచిస్తుంది కాబట్టి సరఫరా చేయబడినది 45 40 వాట్ మరియు గ్రహించిన పవర్ కూడా 40 వాట్ కాబట్టి ఖచ్చితంగా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు పవర్ సరఫరా చేయబడినట్లుగా గ్రహించబడుతుంది మరియు పవర్ గ్రహించబడుతుంది ఈ విషయం ఇప్పుడు స్పష్టంగా ఉందని నేను ఆశిస్తున్నాను తదుపరి మరొక ఉదాహరణ ఇప్పుడు ఇది వాస్తవానికి చిత్రం 20 లోని ఏ ఇంటర్ కనెక్షన్లు చెల్లుబాటు అయ్యాయో మరియు ఏవి చెల్లనివి అయ్యాయో చెప్పాలి ఏ కనెక్షన్లు చెల్లుబాటు అవుతాయో మరియు ఏ కనెక్షన్లు కనెక్షన్ లు చెల్లవో చెప్పడానికి 4 కనెక్షన్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈ కనెక్షన్ 1 తీసుకోండి ఈ వోల్ట్ ఇప్పుడు టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 2 కాబట్టి టెర్మినల్ 1 మరియు 2 మధ్య V 5 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేస్తే ఇప్పుడు 1 మరియు 2 మధ్య కూడా Vs 4 V డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అనుసంధానించబడి ఉంది కాబట్టి V 5 యొక్క 5 V ఉంచినట్లయితే Vs విలువ 4 5 కాబట్టి 20 వోల్ట్ ఉంటుంది కానీ 1 మరియు 2 ఒకే టెర్మినల్ మధ్య రెండు వేరు వేరు వోల్టేజ్ సోర్సెస్ అనుసంధానం చేయలేము కాబట్టి ఇది చెల్లని కనెక్షన్ ఇప్పుడు ఇక్కడకు వస్తే V 5 వోల్ట్ మరియు 2 V కాబట్టి V విలువ 5 వోల్ట్ కాబట్టి ప్రాథమికంగా 2 5 అంటే 10 ఆంపియర్ కాబట్టి ఇది అక్కడ చెల్లుబాటు అయ్యే సర్క్యూట్ కనెక్షన్ వోల్టేజ్ సోర్స్ కూడా ఉంది ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్ కూడా ఉంది కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యే కనెక్షన్ కాబట్టి ఇది చెల్లని కనెక్షన్ ఇప్పుడు ఇక్కడకు వస్తే కరెంట్ సోర్స్ 2 ఆంపియర్ ఇవ్వబడుతుంది అయితే ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ V s 4 is కానీ ఇది 2 ఆంపియర్ కాబట్టి V s 4 2 8 వోల్ట్ కాబట్టి ఇది కరెంట్ సోర్స్ ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ వాస్తవానికి సిరీస్ ఉంది మనం తరువాత చూస్తాము కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యే కనెక్షన్ ఇది టెర్మినల్ 1 2 అంతటా కనెక్ట్ చేయబడిన చెల్లుబాటు అయ్యే కనెక్షన్ కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యే కనెక్షన్ ఇప్పుడు ఇది కరెంట్ సోర్స్ 3 ఆంపియర్లకు సమానం మరియు డిపెండెంట్ కరెంట్ సోర్స్ అక్కడ ix 3 is ఇప్పుడు i s నేను రాయడం లేదు నేను చెప్తున్నాను అది ఒక సాధారణ విషయం చేయగలదని నేను అనుకుంటున్నాను కాబట్టి i s 3 ఆంపియర్ కాబట్టి i x i 3 3 కాబట్టి 9 ఆంపియర్ కానీ ఇది 3 ఆంపియర్ మరియు ఇది 9 ఆంపియర్ వస్తుంది కాబట్టి ఇది సాధ్యం కాదు ఇది చెల్లని సర్క్యూట్ కాబట్టి ఈ సర్క్యూట్ ఇది చెల్లదు మరియు ఇది చెల్లదు మరియు ఈ 2 చెల్లుబాటు అయ్యే సర్క్యూట్లు b మరియు c చెల్లుబాటు అయ్యే సర్క్యూట్ కనెక్షన్ మరియు a మరియు d ఇవి చెల్లని కనెక్షన్లు కాబట్టి ఈ విషయాలన్నీ నా వద్ద ఉన్నాయి ఇక్కడ వ్రాయబడింది కానీ తరువాత వీటి ద్వారా వెళ్ళవచ్చు వీటి గుండా వెళ్ళినప్పుడు వాటి ద్వారా వెళ్ళవచ్చు కానీ అది ఏమిటో నేను వివరించాను ఇప్పుడు ఇది సరఫరా చేయబడిన పవర్ ని నిర్ణయిస్తుంది అది చిత్రం 1 21 లోని కాంపొనెంట్ ద్వారా గ్రహిస్తుంది కానీ నేను 1 21 చెబుతున్నాను 21 అధ్యాయం లో చిత్రం 21 గురించి చెబుతున్నాను కాబట్టి ఇక్కడ 1 2 3 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి మరియు కరెంట్ I విలువ 10 ఆంపియర్ ఇది నిజానికి I 10 ఆంపియర్ కాబట్టి ఇది I ఇప్పుడు ఇది ఈ I 10 ఆంపియర్ అని పిలుస్తాను ఇది టెర్మినల్ను వదిలి వెళ్తుంది ఇది 16 వోల్ట్ సోర్స్ కాబట్టి 10 ఆంపియర్ కరెంట్ టెర్మినల్ నుండి బయటికి వెళ్తుంది ఆ టెర్మినల్ ను పాజిటివ్ టెర్మినల్ అని పిలుస్తారు అంటే పవర్ ని సరఫరా చేయడం ఈ పవర్ వదిలివెళ్తుంది కాబట్టి ఇది ఇక్కడ 16 వోల్ట్ సోర్స్ మరియు ఇది 16 వోల్ట్ మరియు ఇది వాస్తవానికి కరెంట్ సోర్స్ దీని వద్ద ఈ వోల్టేజ్ 16 వోల్ట్ కాబట్టి ఇది కరెంట్ సోర్స్ కాబట్టి 10 ఆంపియర్ కరెంట్ దీని లోకి ప్రవేశిస్తుంది దీనిని 6 వోల్ట్ యొక్క నెగిటివ్ టెర్మినల్ అని పిలుస్తారు కాబట్టి ఇది కరెంట్ సోర్స్ మరియు దీని వద్ద వోల్టేజ్ 16 వోల్ట్ ఇది కరెంట్ సోర్స్ వాస్తవానికి ఇది కరెంట్ సోర్స్ మరియు ఇది వోల్టేజ్ ఇది వోల్టేజ్ సోర్స్ ఇది వోల్టేజ్ సోర్స్ మరియు ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ కాబట్టి ఈ సందర్భంలో మరియు దీని వద్ద వోల్టేజ్ 16 వోల్ట్ ఉంది అప్పుడు మొదట మనం p4 ను కనుగొనాలి p4 అక్కడ p2 ఉంది p ఇది p 1 ఇది వాస్తవానికి p1 ఇది సరిదిద్దనివ్వండి వాస్తవానికి ఇది p 1 కాబట్టి కొంచం ఆగండి కాబట్టి ఇది p1 నేను దాన్ని సరిదిద్దుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ కరెంట్ సోర్స్ కాబట్టి ఇది వాస్తవానికి పవర్ ని సరఫరా చేస్తుంది ఎందుకంటే ఇది ఈ టెర్మినల్ను వదిలి వెళ్తుంది కాబట్టి p1 6 అవుతుంది అది 16 10 అవుతుంది కాబట్టి 160 వాట్ కాబట్టి p 1 16 10 ఇది సరఫరా చేసిన పవర్ ఇప్పుడుదీనిని చూస్తేఈ 10 ఆంపియర్ కరెంట్ నెగిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది మరోవిధంగా చెప్పాలంటే వాస్తవానికి ఇది టెర్మినల్ నుండి బయటకు వెళుతుంది ఎందుకంటే ఇది టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కానీ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది లేదా టెర్మినల్ను వదిలి వెళ్తుంది అంటే 6 వోల్ట్ కూడా ఇది పవర్ ని సరఫరా చేస్తుంది ఎందుకంటే ఇది కరెంట్ దిశ కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంటే ప్రాథమికంగా ఈ టెర్మినల్ టెర్మినల్ నుండి టెర్మినల్ నుండి ప్రవేశిస్తుంది కాబట్టి p2 వాస్తవానికి ఇది పవర్ ని సరఫరా చేస్తుందని పిలుస్తుంది కాబట్టి అది గుర్తు ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో p2 విలువ 6 10 అంటే 60 వాట్ల పవర్ సరఫరా అవుతుంది కాబట్టి ఇది 6 10 ఇది 10 ఆంపియర్ కరెంట్ సోర్స్ అంటే కరెంట్ సోర్స్ ఇక్కడ 10 ఆంపియర్ కరెంట్ను సరఫరా చేస్తుంది ఈ కరెంట్ 10 ఆంపియర్ కాబట్టి ఇది 60 వాట్ ఇప్పుడు ఈ 6 ఆంపియర్ మరో 6 ఆంపియర్ కరెంట్ 22 వోల్ట్ సోర్స్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తోంది కాబట్టి ఇది పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది అంటే ఈ వోల్టేజ్ సోర్స్ వాస్తవానికి ఈ సోర్స్ వాస్తవానికి పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి ఇది p3 22 6 అవుతుంది కాబట్టి ఇది 132 వాట్ అవుతుంది కాబట్టి p3 విలువ 22 6 132 వాట్స్ కాబట్టి పవర్ గ్రహించబడుతుంది తదుపరిది ఇది మరొక డిపెండెంట్ కరెంట్ సోర్స్ కాబట్టి ఇక్కడ 0 4 I ఉంది కాబట్టి I 10 ఆంపియర్ నేను వ్రాస్తున్నాను కాబట్టి 0 4 I కాబట్టి ఇది 0 4 మరియు I 10 కాబట్టి ఇది వాస్తవానికి 4 వోల్ట్ ఇది 4 వోల్ట్ మరియు ఇది వాస్తవానికి టెర్మినల్ ఇది టెర్మినల్ కాబట్టి ఇది వాస్తవానికి వైర్ మాత్రమే కాబట్టి అంటే ఇక్కడ ఇది ఇక్కడ ఇది అంటే ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇది ఉన్నప్పుడు వాస్తవానికి ఇది అంటే కరెంట్ దిశ ఈ విధంగా ఉంటుంది అంటే కరెంట్ వాస్తవానికి పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది అంటే ఈ సోర్స్ ఈ డిపెండెంట్ కరెంట్ సోర్స్ వాస్తవానికి పవర్ ని గ్రహిస్తుంది ఇది స్పష్టమైన లూప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఇది అంటే ఇది ఇది ఈ కరెంట్ దిశ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఇది అంటే ఇది కూడా ఇది కూడా మరియు ఇది కరెంట్ దిశ అంటే కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే ఇది పాజిటివ్ టెర్మినల్ అంటే ఈ ప్రదర్శన మరియు ఇది ఇక్కడ కరెంట్ సోర్స్ ఇది 4 10 ఇది 4 ఆంపియర్ క్షమించండి ఇది కరెంట్ సోర్స్ కాబట్టి ఇది 4 ఆంపియర్ ఇది 4 ఆంపియర్ క్షమించండి కాబట్టి ఇది 4 ఆంపియర్ ఇప్పుడు వోల్టేజ్ అంటే ఏమిటి కాబట్టి ఇతర ఎలక్ట్రిక్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఈ కరెంట్ సోర్స్ అంతటా వోల్టేజ్ కూడా 22 వోల్ట్ ఎందుకంటే ఇక్కడ ఇది 22 వోల్ట్ కాబట్టి ఈ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంతటా అదే వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి 4 ఆంపియర్ కాబట్టి అంటే 22 4 ఈ సోర్స్ ద్వారా గ్రహించిన పవర్ 88 వాట్ అవుతుంది కాబట్టి కొంచం ఆగండి కాబట్టి నేను దీన్ని తొలగిస్తున్నాను కాబట్టి దీనికి వస్తే ఇది వాస్తవానికి ఇది p4 కాబట్టి ఇది వాస్తవానికి p4 22 అంటే 0 4 10 4 ఆంపియర్ కాబట్టి 88 వాట్స్ కాబట్టి పవర్ గ్రహించబడుతుంది ఇప్పుడు 132 మరియు 88 ను జోడిస్తే ఇది 220 లేదా అంతకంటే ఎక్కువ పవర్ ని గ్రహించింది మరియు సరఫరా చేయబడిన పవర్ ని చూస్తే అది 160 మరియు 60 కాబట్టి 220 కాబట్టి ఇది ఖచ్చితంగా సరిపోతుంది కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వేరే ఎలిమెంట్ లేదు కాబట్టి 22 వోల్ట్ ఏమైనా ఉంటే అది ఈ డిపెండెంట్ కరెంట్ సోర్స్ వద్ద ఉంటుంది మరియు I 10 ఆంపియర్లు కాబట్టి ఇది 4 I కాబట్టి ఈ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంతటా 4 ఆంపియర్ మరియు వోల్టేజ్ 22 వోల్ట్ కాబట్టి 22 4 ఎందుకంటే పొలారిటీ సైన్ ని చూపించడానికి నేను ఇప్పుడే చెప్పిన వోల్ట్ ఈ విధంగా నేను అర్థం చేసుకోగలిగాను మనం ఏమి తెలుసుకోవలసి ఉంటుంది ఈ విషయాల గురించి మన భావనను క్లియర్ చేయాలి అప్పుడు మనం మాత్రమే విషయాలను తేలికగా పరిష్కరించగలం కాబట్టి నేను ఒకటి లేదా రెండు ప్రదేశాలలో వ్రాస్తున్నప్పుడు కూడా గందరగోళం చెందడానికి ఎలాంటి మార్గం ఉండకూడదు దీనిపై లూప్ ఉంది కానీ ఇది కరెంట్ సోర్స్ ఇది 4 ఆంపియర్ అవుతుంది కాబట్టి పొరపాటున నేను 4 వోల్ట్ వ్రాసాను దీనిని 4 ఆంపియర్ అని పిలుస్తారు కాబట్టి ఇది 4 ఆంపియర్ కాబట్టి తదుపరిది చూడండి కాబట్టి తదుపరిది ఇది ఇది చాలా చిన్న విషయం కానీ ఈ కోర్సు నేర్చుకోవడం ప్రారంభించేటప్పుడు చాలా గమ్మత్తైనది కాబట్టి దీని గురించి మా భావన స్పష్టంగా ఉంటే తరువాతి దశలో విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి ఉదాహరణకు ఫిగర్ 22 ఒక సర్క్యూట్ రేఖాచిత్రం వోల్టేజ్ సోర్స్ ద్వారా సరఫరా చేయబడిన లేదా గ్రహించిన పవర్ ని నిర్ణయిస్తుంది కాని మొదట దానికి V 1 వోల్ట్ ఇవ్వబడుతుంది మరియు I 2 ఆంపియర్ వోల్టేజ్ సోర్స్ ద్వారా సరఫరా చేయబడిన లేదా గ్రహించిన పవర్ ని కనుగొనాలి అంటే ఈ వోల్టేజ్ సోర్స్ కాబట్టి మొదట V1 1 వోల్ట్ మరియు I 2 ఆంపియర్ ఇవ్వబడింది కాబట్టి I 2 ఆంపియర్ అయినప్పుడు కాబట్టి I 2 ఆంపియర్ లోక లైజ్డ్ నాయిస్ మరియు ఇది కరెంట్ దిశ అంటే కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తుంది అంటే ఈ కరెంట్ వాస్తవానికి టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది అంటే వోల్టేజ్ సోర్స్ వాస్తవానికి ఇది పవర్ ని గ్రహించింది ఎందుకంటే ఇది పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కానీ వోల్టేజ్ 1 వోల్ట్ కాబట్టి V 1 వోల్ట్ ఇవ్వబడింది మరియు I 2 ఆంపియర్ ఇవ్వబడింది కాబట్టి ఇది 2 1 అవుతుంది అంటే 2 వాట్స్ పవర్ వోల్టేజ్ సోర్స్ ద్వారా గ్రహించబడుతుంది కాబట్టి ఇక్కడ అలా ఉంది కాబట్టి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది వోల్టేజ్ సోర్స్ ద్వారా గ్రహించబడిన పవర్ అవుతుంది కాబట్టి కొంచెం ఆగండి కాబట్టి ఇది 2 వాట్ల పవర్ ని గ్రహిస్తుంది ఇప్పుడు తరువాతది V 6 వోల్ట్ చూడండి కాని I 4 ఆంపియర్ కాబట్టి ఈ సర్క్యూట్లో కేసు b కోసం నేను మళ్ళీ గీస్తున్నాను ఇది ఈ కేసు b కోసం కాబట్టి V 6 వోల్ట్ కానీ కరెంట్ I 4 ఆంపియర్ అంటే నేను ఈ విధంగా డ్రా చేస్తే కరెంట్ దిశ రివర్స్ అవుతుంది నేను దీన్ని ఇలా గీస్తే ఎందుకంటే I 4 ఈ దిశలో నేను ఈ బాణాన్ని ఈ దిశగా గీస్తున్నాను మరియు ఇది వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ 6 వోల్ట్ కాబట్టి V 6 వోల్ట్ల రెండవ కేసు ఇది రెండవ సందర్భంలో V 6 వోల్ట్ మరియు ఈ దిశలో I విలువ 4 ఆంపియర్ అంటే ఈ దిశ లో I I ను పాజిటివ్ 4 ఆంపియర్గా వ్రాయగలము మరియు ఈ కరెంట్ వాస్తవానికి ఇలా ప్రవహిస్తోంది అంటేఈ దిశ ఈ విధంగా ఉండడం వలన వోల్టేజ్ టెర్మినల్ నుండి బయటకు వెళుతుంది కాబట్టి ప్రాథమికంగా కరెంట్ టెర్మినల్ నుండి బయటికి వెళ్తుంది అంటే పవర్ విలువ I 4 ఆంపియర్ మరియు వోల్టేజ్ 6 వోల్ట్ అవుతుంది కాబట్టి p అది 24 వాట్ల ఉంటుంది కానీ అది టెర్మినల్ను వదిలివెళ్తుంది అంటే పవర్ సరఫరా చేయబడుతుంది కాబట్టి 24 కాబట్టి వోల్టేజ్ సోర్స్ ద్వారా పవర్ సరఫరా చేయబడుతుంది కాబట్టి నేను దీన్ని శుభ్రపరచి మరలా తిరిగి వస్తాను కాబట్టి కొంచెం వేచివుండండి ఈ విషయానికి వస్తేరెండవ కేసు నుండి ఇది p VI పవర్ ను సరఫరా చేస్తుంది ఇప్పుడు మూడవ కేసు v 12 వోల్ట్ మరియు I 16 ఆంపియర్ అని ఇవ్వబడింది కాబట్టి ఈ సందర్భంలో c కోసం నేను మళ్ళీ గీస్తే కాబట్టి కొంచం వేచివుండండి ఇది కేసు c V 12 మరియు I 16 ఆంపియర్ కాబట్టి విషయాన్ని క్లిష్టతరం చేయకుండా సులభమైన మార్గాన్ని ఏమి చేయవచ్చో చూద్దాం కాబట్టి ఇది నా కరెంట్ సోర్స్ I 16 ఆంపియర్ కాబట్టి I యొక్క దిశ ఇవ్వబడింది కాబట్టి I పాజిటివ్గా ఉన్నప్పుడు ఈ దిశ ఇవ్వబడింది ఇది పాజిటివ్ దిశ ఇది 16 అంటే బాణాన్ని క్రిందికి గీయండి మరియు ఈ వోల్టేజ్ కూడా సోర్స్ 12 వోల్ట్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇది మరియు ఇది చేస్తే కాబట్టి అంటేమనం వోల్టేజ్ 12 వోల్ట్ వ్రాయగలము మరియు ఇది I I 16 ఆంపియర్ నేను V 12 వోల్ట్ కరెంట్ దిశను రివర్స్ చేసాను ఎందుకంటే ఇది క్షమించండి I 16 ఆంపియర్ కాబట్టి నేను కరెంట్ యొక్క దిశ V 12 వోల్ట్ ను రివర్స్ చేసాను కాబట్టి నేను పొలారిటీ ని రివర్స్ చేసాను కాబట్టి అంటే కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంది కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంది అంటే కరెంట్ వోల్టేజ్ సోర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది అంటే ఇది పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి p 16 12 వాట్ అవుతుంది ఈ పవర్ ఈ వోల్టేజ్ సోర్స్ ద్వారా గ్రహించబడుతుంది ఎందుకంటే ఇది పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి 192 వాట్ అవుతుంది కాబట్టి ఇది లభించిందని నేను ఆశిస్తున్నాను కాబట్టి విషయాలను సరళంగా మార్చండి మనం విషయాన్ని సంక్లిష్టమైన మార్గంగా చేయకూడదు కాబట్టి ప్రతిదాన్ని సరి చేసే విధంగా సరళమైన మార్గంగా చేయండి అప్పుడు నన్ను దీనిని శుభ్రం చేయనివ్వండి అందువల్ల నేను ఈ పవర్ ని 192 వాట్లని గ్రహించిన అన్ని లెక్కలు ఇక్కడ ఉన్నాయి కానీ ప్రతిదీ నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను అప్పుడు ఈ సంఖ్య ఇది ఉదాహరణ 17 ఈ చిత్రం 27 సోర్సెస్ సర్క్యూట్ రేఖా చిత్రం I 4 ఆంపియర్ మరియు I 3 ఆంపియర్ p1 మరియు p2 ని కనుగొనండి కాబట్టి I ఇది ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అయినప్పుడు ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ మరియు మొదటి కేసు I 4 ఆంపియర్ కాబట్టి మొదటి కేసు I 4 ఆంపియర్లకు సమానం మరియు అది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇది 2 I కాబట్టి ఇక్కడ వోల్టేజ్ 2 4 అవుతుంది ఎందుకంటే మొదటి సందర్భంలో ఈ కేసు I 4 ఆంపియర్ కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇది 2 4 ఇది వోల్ట్ అంటే ఇది 8 వోల్ట్ మరియు ఈ I 4 ఆంపియర్ ఈ కరెంట్ వాస్తవానికి డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది అంటే ఈ I 4 ఆంపియర్ మొదట ఈ వోల్టేజ్ఈ టెర్మినల్ను వదిలి వెళ్తుంది అంటే టెర్మినల్ నుండి వదిలి బయటికి వెళ్తుంది అంటే వోల్టేజ్ p1అంటే 8 వోల్ట్ సోర్స్ అది వాస్తవానికి పవర్ ని సరఫరా చేస్తుంది కాబట్టి ఇది టెర్మినల్ నుండి బయలుదేరినప్పుడు ఇది మరియు వోల్టేజ్ V 8 I 4 ఆంపియర్ ఇది 4 ఆంపియర్ ఉంటుంది 4 కాబట్టి ఇది 32 వాట్ ఇది సరఫరా చేయబడిన పవర్ ఇలా ఉంటుంది ఇది సరఫరా చేయబడిన పవర్ ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే ఈ కరెంట్ టెర్మినల్ అయిన డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ లోకి ప్రవేశిస్తుంది అంటే ఈ సోర్స్ వాస్తవానికి పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి ఇక్కడ ఇది 8 వోల్ట్ మరియు 4 ఆంపియర్ కరెంట్ ప్రవేశిస్తుంది ఎందుకంటే I 4 కాబట్టి ఇది p2 8 4 అవుతుంది కాబట్టి 32 వాట్ కాబట్టి ఇది వాస్తవానికి పవర్ గ్రహించబడుతుంది కాబట్టి ఈ విషయం పూర్తిగా స్పష్టంగా ఉందని ఆశిస్తున్నాను దీన్ని శుభ్రం చేద్దాం రెండవ కేసు I 3 ఆంపియర్ ఇది సెకను కేసు ఇది దయచేసి చదవవద్దు నేను దీనిని తుడిచివేస్తున్నాను రెండవ కేసు ఇది రెండవ కేసు ఇక్కడ చదవవద్దు ఇక్కడ లెక్క ఉంది ఇది తప్పు ఇది చదవవద్దు దీనిలో ఏమి చదవకూడదో నేను వివరిస్తాను రెండవ కేసును ఏ సమస్యపై చదవాలో నేను వివరిస్తాను కాబట్టి ఇది రెండవ కేసు కాబట్టి ఇప్పుడు నేను ఆ సమస్యకు తిరిగి వెళ్తున్నాను దీన్ని శుభ్రం చేద్దాం కాబట్టి కొంచం వేచివుండండి కాబట్టి రెండవ కేసు I 3 ఆంపియర్ ఇప్పుడు I 3 ఆంపియర్ అయితే ఏమి జరుగుతుంది కాబట్టి నేను ఏమి చేస్తాను నేను సర్క్యూట్ను తిరిగి గీస్తాను కాబట్టి ఈ సందర్భంలో కొంచెం వేచివుండండి ఈ సందర్భంలో I 3 ఆంపియర్ కాబట్టి నేను ఏమి చేస్తాను ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఇది క్షమించండి ఇది వోల్టేజ్ సోర్స్ ఇది ఇది 8 వోల్ట్ సోర్స్ ఇది కరెంట్ సోర్స్ మరియు ఇది I 3 ఆంపియర్ కాబట్టి పైకి 3 కాబట్టి మేము ఈ దిశను తీసుకుంటున్నాను I 3 ఆంపియర్ మరియు ఇది నా 8 వోల్ట్ మరియు ఇది 2 I ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఇది 2 3 6 వోల్ట్ అవుతుంది ఇప్పుడు ఇది 8 వోల్ట్ కాబట్టిదానిని చూస్తే ఈ 3 ఆంపియర్ కరెంట్ వాస్తవానికి కరెంట్ ఇలా కదులుతుంది కాబట్టి 3 ఆంపియర్ కరెంట్ ఇది వాస్తవానికి p 1 మరియు ఇది p2 కాబట్టి ఈ సందర్భంలో 3 ఆంపియర్ కరెంట్ వోల్టేజ్ సోర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది అంటే ఈ వోల్టేజ్ సోర్స్ ద్వారా గ్రహించిన పవర్ ఇది p 1 కాబట్టి p 1 8 వోల్ట్ 3 24 వాట్ అవుతుంది కాబట్టి ఈ పవర్ గ్రహించబడుతుంది ఇప్పుడు మరియు ఈ సందర్భంలో డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఇది నిజంగా టెర్మినల్ను వదిలి వెళ్తుందికాబట్టి p2 నెగిటివ్ పవర్ ను సరఫరా చేస్తుంది మరియు p2 అవుతుంది ఇది సైన్ పవర్ సరఫరా చేస్తుంది కాబట్టి ఇది 6 వోల్ట్ 2 3 డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ 6 వోల్ట్ ఇది 6 ఇది 3 కాబట్టి ఇది 18 వాట్ ఇది వాస్తవానికి సరఫరా చేసిన పవర్ ని పిలుస్తుంది ఇది గ్రహించబడుతుంది మరియు ఇది సైన్ అంటే పవర్ సరఫరా చేస్తుంది కాబట్టి ఈ 24 8 18 బీజగణిత మొత్తాన్ని జోడిస్తే 6 వ్యత్యాసం ఉంది శక్తి బ్యాలెన్స్ సరిపోలాలి శోషించబడిన శక్తి సరఫరా శక్తి 0 కానీ ఇక్కడ ఇది 24 18 6 వాట్ కాబట్టి ఆ శక్తి ఎక్కడికి పోతుంది కాబట్టి సూచన ఏమిటంటే నేను చెప్పడం లేదు ఈ మూలం వాస్తవానికి మరో 6 వాట్ల శక్తిని ఈ ప్రస్తుత మూలానికి సరఫరా చేస్తోంది అప్పుడు అది మాత్రమే సరిపోతుంది కాబట్టి ఈ 6 వాట్ ఎక్కడ నుండి లభిస్తుందో తెలుసుకోండి ఇది ఒక ఉదాహరణ ఈ సమస్యను పరిష్కరించాలి కాబట్టి వాస్తవానికి ఇది సమస్య కాబట్టి నేను అక్కడ నేను శుభ్రపరిచిన దానిని పరిగణించకండి కాబట్టి వ్యత్యాసం 6 ఉంది నేను ఈ ప్రస్తుత మూలాన్ని వాస్తవానికి 6 వాట్లను సరఫరా చేస్తుంది కానీ ఆ 6 వాట్ లెక్కించినట్లయితే 6 నుండి లెక్కించండి నేను ఇక్కడ చెప్పను అని ఎలా లెక్కించగలను కానీ ఇది ఒక అభ్యాసం కాబట్టి నేను నేను దీన్ని శుభ్రం చేద్దాం కాబట్టి దానిని చూడవద్దు కాబట్టి ఇప్పుడు దీనిని మనం చెల్లుబాటు అయ్యే కనెక్షన్ అని పిలుస్తాము మరియు ఇది చెల్లని కనెక్షన్ అని చెప్పాలి ఇది 1 2 టెర్మినల్ కాబట్టి ఇది 10 వోల్ట్ కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ వాస్తవానికి సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి తరువాత మనం చూస్తాము కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యే కనెక్షన్ ఎందుకంటే 10 వోల్ట్ చెల్లుబాటు అయ్యే కనెక్షన్ ఇప్పుడు ఇక్కడ ఒక 5 ఆంపియర్ కరెంట్ సోర్స్ 10 వోల్టేజ్ 10 మరో 10 రెండూ టెర్మినల్ 1 2 అంతటా అనుసంధానించబడి ఉన్నాయి ఇది ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే కనెక్షన్ ఈ రెండు చెల్లుబాటు అయ్యే కనెక్షన్ ఎందుకంటే ఏదైనా టెర్మినల్ వద్ద సమాన వోల్టేజ్ సోర్స్ ని మాత్రమే కనెక్ట్ చేయగలదు వ్యత్యాసం ఉంటే అది చెల్లని కనెక్షన్ అవుతుంది మరియు సాధ్యం కాని కరెంట్ సోర్స్ మరియు ఈ వోల్టేజ్ సోర్స్ ఇది కూడా చెల్లుబాటు అయ్యే కనెక్షన్ ఇప్పుడు ఈ టెర్మినల్ 1 2 అంతటా ఇది 5 వోల్ట్ మరియు ఇది 10 వోల్ట్ ఈ రెండూ భిన్నంగా ఉండకూడదు ఎందుకంటే అవి ఒకే టెర్మినల్ వద్ద అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి ఇది చెల్లని కనెక్షన్ అదేవిధంగా ఇది 1 2 ఆంపియర్ కరెంట్ సోర్స్ మరియు అదే 5 ఆంపియర్లు చెల్లుబాటు కావు ఎందుకంటే ఇది సాధారణ సర్క్యూట్ కాబట్టి ఇది చెల్లని కనెక్షన్ ఇది చెల్లని కనెక్షన్ ఇక్కడ ఇది చెల్లదు 5 ఆంపియర్ ఇక్కడ ఇది 2 ఆంపియర్ అది సాధ్యం కాదు కాబట్టి 5 ఆంపియర్ 2 ఆంపియర్ ఇలా ప్రవహించలేనందున అది 2 గా ఉండాలి లేదా అది 5 గా ఉండాలి కానీ మనం కనెక్ట్ చేసిన రెండు మార్గాలు చెల్లని కనెక్షన్ లు అదేవిధంగా ఇక్కడ కూడా ఇది చెల్లని కనెక్షన్ కాబట్టి ab చెల్లుబాటు అయ్యే కనెక్షన్ cd చెల్లని కనెక్షన్ ఇప్పుడు ఇవన్నీ మీకు అభ్యాసం ఇవ్వబడినవి కాబట్టి అభ్యాసం 1 సమాధానాలు ఇవ్వబడతాయి ఈ వీడియో చూసేటప్పుడు ఆపి ఈ సమస్యను చూడండి కాబట్టి ఇది సమస్య 2 కాబట్టి సమాధానాలు అన్నీ సరైనవని ఇప్పుడు సమస్య 3 పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము కాబట్టి ఇది గ్రహించిన పవర్ ఇది సమస్య కాబట్టి అన్ని సమాధానాలు ఇవ్వబడ్డాయి మరియు ఇది సమస్య 4 ఎలిమెంట్ లోకి ప్రవేశించే మొత్తం ఛార్జ్ కూడా ఇవ్వబడుతుంది ఇది కూడా ఇచ్చిన సమాధానాలు కాబట్టి ఇది సమస్య 5 కాబట్టి ఇవన్నీ చెల్లుబాటు అయ్యే లేదా చెల్లని కనెక్షన్లు కాబట్టి ఇది పరిష్కరించబడుతుంది కాబట్టి ఇది ఒకటి మరియు ప్రతిదానికీ సమాధానం ఇవ్వండి ఇది చెల్లుబాటు అయ్యేదా లేదా చెల్లని కనెక్షనా ఇక్కడ చూపిన సర్క్యూట్ వాస్తవానికి పవర్ ని గ్రహించేదా లేదా సరఫరా చేసేదా అని కనుగొనండి ఈ సమస్యను చాలా జాగ్రత్తగా చదవండి మరియు అన్ని a b c d 4 కనెక్షన్లు ఉన్నాయి అన్నిటిని చేయండి సమస్య 6 ఇది వోల్టేజ్ వాస్తవానికి ఇది టైమ్ వేరియింగ్ వోల్టేజ్ కాబట్టి ఇది అక్కడ 5 కనెక్షన్లు ఉన్నాయి వాటిలో ఎన్ని చెల్లుబాటు అయ్యాయో లేదా చెల్లవని అని కనుగొనండి మరియు అన్ని సమాధానాలు ఇవ్వబడ్డాయి మరియు ఇది ac సర్క్యూట్ ఇది సమయంతో మారుతుంది అయితే జూల్ లో గ్రహించిన ఎనర్జీ ని కనుగొనవలసి ఉంటుంది ఇది మరొక సాధారణ సమస్య దీనికి సమాధానం ఇవ్వవలసి ఉంది ఆ 2 ఎలిమెంట్ దీనికి అనుసంధానించబడినప్పుడు 30000 జూల్స్ తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఇది కరెంట్ టైమ్ వేరియింగ్ కరెంట్ ఇవ్వబడినది ఈ ఎలిమెంట్ ద్వారా ప్రవహించే మొత్తం ఛార్జీని కనుగొనండి మరియు సమాధానాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ప్రతిదీ ఇవ్వబడింది చాలా ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం